ఒకవేళ మనము ఒక IIoT ని సమగ్రంగా చూస్తున్నట్లయితే వాటిలో వేర్వేరు పొరలు ఉంటాయి చాలా ఎక్కువ స్థాయిలో మనము IIoT ఆధారిత వ్యవస్థ గురించి ఆలోచించవచ్చు వివిధ పొరలతో కూడి ఉంటుంది సెన్సింగ్ లను అనుసరించి డేటాను కొన్ని మాధ్యమాల ద్వారా పంపవలసి ఉంటుంది కాబట్టి ఇది ఈ కనెక్టివిటీ వంటి ఫలితాల ఆధారంగా చేయాలి ఇవి IIoT ఆధారిత వ్యవస్థ యొక్క పొరల యొక్క విభిన్న పొరలు అని మనం ఆలోచించగలము ఇప్పుడు ఈ కనెక్టివిటీ భాగాన్ని చూదాం కాబట్టి సెన్సింగ్ పార్ట్ ఇప్పుడు కనెక్టివిటీ పార్ట్ అని మనము ఇప్పటికే అర్థం చేసుకున్నాము మనము పరిశ్రమల గురించి మాట్లాడేటప్పుడు పారిశ్రామిక అవసరాలు చాలా నిర్దిష్టంగా ఉంటాయి పారిశ్రామిక కమ్యూనికేషన్ ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట అవసరాలను కలిగి ఉంటుంది ఈ అవసరాలు ఏమిటంటే కమ్యూనికేషన్ లో అన్ని రకాలుగా కనీసం డిలే తో చేయవలసి ఉంటుంది ఆ తరువాత తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా తక్కువ డ్యూటీ సైకిల్ యొక్క వ్యవధి చాలా తక్కువగా ఉండాలి ఎందుకంటే అవసరాలతో యంత్రాలు పని చేయబోతున్నాయి కాబట్టి చాలా తక్కువ డ్యూటీ సైకిల్ యొక్క అవసరం కఠినంగా ఉంది మూడవది ఏమిటంటే చాలా తక్కువ లాటెన్సీ క్రమంలో ఉండవచ్చు మరియు ఆ సమయానికి కొంత పని పూర్తి కావాలి అది పూర్తి కాలేదు మరియు మీరు ఆ నియంత్రణను పని చోటికి తిరిగి పొందకపోతే ఆ నిర్దిష్ట పని ప్రాథమికంగా దెబ్బతింటుంది మరియు లాటెన్సీ అవసరాలు చాలా కఠినమైనవి ఎందుకంటే అది వివిధ రకాల పారిశ్రామిక ప్రమాదాలకు కూడా దారితీస్తుంది తరువాతిది చాలా తక్కువ జిట్టర్ గురించి మాట్లాడుతున్నాము కాని పారిశ్రామిక రంగంలో కమ్యూనికేషన్ను తిరిగి చూస్తే తయారీ కర్మాగారాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి విభిన్న కమ్యూనికేషన్ ప్రారంభించబడింది సెన్సార్ ప్రారంభించబడింది పరికరాలు మరియు ప్రాసెసింగ్ యొక్క సైట్కు దగ్గరగా మరియు అధిక స్థాయి ప్రాసెసింగ్ రియల్ టైమ్ ప్రాసెసింగ్ రియల్ టైమ్ అనలిటిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ రకమైన అవసరాలు చిత్రంలోకి వస్తున్నాయి మరియు ఈ ప్రస్తుత దృక్పథంలో ఈ కమ్యూనికేషన్ ఆసక్తికరంగా ఉంటుంది మరియు ఈ IIoT చిత్రంలోకి వస్తోంది కాని IIoT క్రొత్తది కాదు కాబట్టి ఏకైక విషయం ఏమిటంటే IoT అవసరాల నెరవేర్పుకు సంబంధించి మనకు కొన్ని కఠినమైన అవసరాలు ఉన్నాయి మరియు పారిశ్రామిక సందర్భంలో IIoT ను మరింత ఆసక్తికరంగా చేస్తుంది కాబట్టి మీరు పారిశ్రామిక కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతుంటే తిరిగి చూస్తే పారిశ్రామిక కమ్యూనికేషన్ లెగసీ communication legacy పారిశ్రామిక కమ్యూనికేషన్ ప్రధానంగా రెండు వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడ్డాయి ఒకటి పారిశ్రామిక ఈథర్నెట్ కాబట్టి పారిశ్రామిక సమాచార మార్పిడికి ఇవి రెండు ప్రధాన కొలతలు కాబట్టి రియల్ టైమ్ కంట్రోల్ మరియు ఆటోమేషన్ కోసం ఇండస్ట్రియల్ ఈథర్నెట్ ప్రోటోకాల్స్చే ప్రతిపాదించబడ్డాయి మరియు మోడ్బస్ సందర్భంలో మనం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న క్రొత్త విషయాలు ఏమైనా ఇప్పటికే ఉన్న లెగసీ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల పైన మనం నిర్మించాల్సి ఉంటుంది లేకపోతే ఇది పూర్తి పరివర్తన కానుంది ఇది పూర్తి పరివర్తన కానుంది ఇది పూర్తిగా పరివర్తన కాకపోవచ్చు కాబట్టి ప్రస్తుత పారిశ్రామిక కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు యంత్రాంగాలు ప్రోటోకాల్స్ మొదలైన వాటి యొక్క పరిణామాన్ని కలిగి ఉండటం మరియు IoT అవసరాలను అవలంబించడం మరింత అతిక్రమణగా మార్చడం మంచిదనే నేను భావిస్తున్నాను కాబట్టి ఇండస్ట్రియల్ ఈథర్నెట్లుఫీల్డ్ సాధనాలు ఫీల్డ్తో కనెక్టివిటీని కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి ఫీల్డ్ బస్ టెక్నాలజీలో ప్రధానంగా ఆవర్తన ఇన్పుట్ అవుట్పుట్ డేటా బదిలీతో వ్యవహరించే తయారీ ప్రక్రియల కోసం ఉపయోగించబడతాయి కాబట్టి పారిశ్రామిక కమ్యూనికేషన్ రంగంలో ఇవి ఇప్పటివరకు ఉపయోగిస్తున్న రెండు ప్రధాన సాంకేతికతలు కాబట్టి పారిశ్రామిక ఈథర్నెట్ కోసం వేర్వేరు ప్రోటోకాల్స్ ఉన్నాయి నంబర్ వన్ మోడ్బస్ టిసిపి మోడ్బస్ టిసిపి చాలా ప్రాచుర్యం పొందిన పారిశ్రామిక ఈథర్నెట్ ప్రోటోకాల్ రెండవది ఈథర్ ఈథర్క్యాట్ ఇవి పారిశ్రామిక కమ్యూనికేషన్ కోసం ఆచరణలో ఉపయోగించే కొన్ని పారిశ్రామిక ఈథర్నెట్ ప్రోటోకాల్లు ముఖ్యంగా తయారీ పరిశ్రమల తయారీ కర్మాగారాలు మొదలైనవి మరొకటి ఫీల్డ్ బస్ టెక్నాలజీ ఇవి ఫీల్డ్ బస్సు విభాగంలో ఫీల్డ్ బస్సులో ఉపయోగించే కొన్ని విభిన్న ప్రోటోకాల్లు కాబట్టి మనము మోడ్బస్ టిసిపితో ప్రారంభిస్తాము ఈ పేరు సూచించినట్లుగా మోడ్బస్ టిసిపి ప్రోటోకాల్స్ యొక్క టిసిపి ఐపి సూట్ పైన నిర్మించబడింది కాబట్టి ఇది విభిన్న అనుకూల పరికరాల మధ్య డేటా ప్రసారం కోసం TCP IP మరియు ఈథర్నెట్ను ఉపయోగిస్తుంది అనుకూలమైన మార్గాలు వారు ఒకే భాష మాట్లాడవలసి ఉంటుంది వారు ఒకే భాష మాట్లాడవలసి ఉంటుంది ఇద్దరూ ఒకే ప్రోటోకాల్ను ఉపయోగించాల్సి ఉంటుంది అప్పుడే కమ్యూనికేషన్ జరుగుతుంది ప్రోటోకాల్స్ యొక్క TCP IP సూట్ ఉపయోగించబడుతుంది మరియు దాని పైన మోడ్బస్ ఉపయోగించబడుతుంది కాబట్టి మనకు ఇప్పటికే ఉన్న TCP IP ఈథర్నెట్ ప్రోటోకాల్స్ పైన నిర్మించిన TCP IP ఈథర్నెట్ మరియు మోడ్బస్ TCP ఉన్నాయి కాబట్టి యాదృచ్ఛికంగా మోడ్బస్ టిసిపిని ప్రస్తుత ష్నైడర్ ఎలక్ట్రిక్ అని పిలిచేవారు మరియు ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్ ష్నైడర్ ఎలక్ట్రిక్ లేదా మోడికాన్ వారి ప్రణాళికలలో మీకు తెలిసిన కొన్ని పరిశ్రమల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ప్రతిపాదించబడింది మరియు ఆ అవసరాలను తీర్చడానికి ముఖ్యంగా నమ్మకమైన కమ్యూనికేషన్ తక్కువ లాటెన్సీ కమ్యూనికేషన్ వంటి అవసరాలు ఈ రకమైన ప్రోటోకాల్ అవసరం ఎందుకంటే టిసిపి ఐపి రూపంలో ఉన్న టిసిపి ఐపి ప్రోటోకాల్ అసలు సరిఅయినది కాదు కాబట్టి ఉత్పాదక కర్మాగారాలలో పారిశ్రామిక కమ్యూనికేషన్ అవసరాలకు ఉపయోగించటానికి దీనిని సవరించాలి ష్నైడర్ ఎలక్ట్రిక్ వారి స్వంత ప్రోటోకాల్తో ముందుకు వచ్చింది తరువాత ఇది పరిశ్రమ ప్రామాణిక కమ్యూనికేషన్ ప్రోటోకాల్ లాగా ఉపయోగించబడింది మరియు TCP అంటే ప్రజాదరణ పొందిన ప్రోటోకాల్ కాబట్టి మోడ్బస్ టిసిపి కి వివిధ రకాలైన కమ్యూనికేషన్లు ఉన్నాయి అవి వేర్వేరు పరికరాల్లో ఉన్నాయి కాబట్టి మొదట అవి కమ్యూనికేషన్ కోసం క్లయింట్ సర్వర్ ఆధారిత యంత్రాంగాన్ని ఉపయోగిస్తాయి ఈ క్లయింట్ సర్వర్ విధానం అంటే ఏమిటి క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఉపయోగించబడుతుంది మరియు దాని కోసం TCP IP కన్వెన్షనల్ గా ఒకటి క్లయింట్ మరియు సర్వర్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది తదుపరిది బ్రిడ్జిలు యొక్క మూడు భాగాలు ఇవి మోడ్బస్ టిసిపి ప్రోటోకాల్లో ఉపయోగించబడతాయి కాబట్టి ఇవి కొన్ని లక్షణాలలో చాలా విభిన్న లక్షణాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన వాటి గురించి నేను మాట్లాడతాను కాబట్టి మోడ్బస్ టిసిపి ప్రోటోకాల్ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రామాణిక డేటా ఫ్రేమ్ ప్రాథమికంగా మోడ్బస్ టిసిపిలో టిసిపి ఫ్రేమ్లోకి టిసిపి ఫ్రేమ్లోకి ప్రామాణిక డేటా ఫ్రేమ్లో పొందుపరచబడింది ఇది సమాచారాన్ని టిసిపి ఫ్రేమ్లోకి పొందుపరుస్తుంది కాబట్టి ప్రోటోకాల్ ప్రాథమికంగా డేటా ఫ్రేమ్లోని రెండు యూనిట్లను నిర్వచిస్తుంది ఒకటి అప్లికేషన్ డేటా యూనిట్ అని పిలుస్తారు మరొకటి ప్రోటోకాల్ డేటా యూనిట్ కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఈ మొత్తం విషయం అప్లికేషన్ డేటా యూనిట్ మరియు ఈ భాగం ప్రోటోకాల్ డేటా యూనిట్ కాబట్టి ప్రాథమికంగా ప్రోటోకాల్ డేటా యూనిట్ ఫంక్షనల్ కోడ్ ఫంక్షన్ కోడ్ మరియు వాస్తవ డేటాను కలిగి ఉంటుంది మరియు అప్లికేషన్ డేటా యూనిట్లో PDU తో పాటు అదనపు చిరునామా కలిగి ఉంటుంది కాబట్టి ఈ ADU అప్లికేషన్ డేటా చిరునామా డేటా యూనిట్లో కొంత హెడర్ ఉంది దీనిని MBAP అంటారు ఒక MBAP అంటే మోడ్బస్ అప్లికేషన్ ప్రోటోకాల్ హెడర్ యొక్క 2 బైట్లు ప్రోటోకాల్ ఐడెంటిఫైయర్ యొక్క 2 బైట్లు వాస్తవ పొడవు యొక్క 2 బైట్లు మరియు యూనిట్ ఐడెంటిఫైయర్ యొక్క 1 బైట్ ఇది మోడ్బస్ అప్లికేషన్ ప్రోటోకాల్ హెడర్ MBAP నిర్మాణం సరేనా కాబట్టి మనము తదుపరి ఇతర లక్షణాలను పరిశీలిద్దాము మోడ్బస్ TCP అనేది కనెక్షన్ ఆధారిత ప్రోటోకాల్ మరియు నేను ముందు చెప్పినట్లుగా ఈ క్లయింట్ సర్వర్తో కమ్యూనికేట్ చేయడానికి క్లయింట్ సర్వర్ కాబట్టి క్లయింట్ మరియు సర్వర్ మధ్య మాస్టర్ స్లేవ్ రకమైన కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి మాస్టర్ స్లేవ్ లను అడిగిన విధంగానే నేను ఈ నిబంధనలకు పెద్దగాప్రభావం కనబరచులేదు కానీ ఇదే స్లేవ్ అనే పదాన్ని ఉపయోగించారు లేదా మాస్టర్ ఇది నాకు ఉపయోగం కోసం సౌకర్యవంతమైన పదం కాదు కానీ సాహిత్యంలో ఉపయోగించిన పదాలను ఉపయోగించడం మనకు కొనసాగుతుంది కాబట్టి మాస్టర్స్ ప్రాథమికంగా మాస్టర్స్ స్లవెస్ను కొంత పని చేయమని అడుగుతాయి ఇక్కడ క్లయింట్లు సర్వర్లను కొంత పని చేయమని అడుగుతాయి మరియు సర్వర్లు తిరిగి ప్రతిస్పందిస్తాయి అదే విధంగా పని చేసి మాస్టర్స్కు తిరిగి స్పందించే సర్వర్లు ఇక్కడ కూడా సర్వర్లు తిరిగి ప్రతిస్పందిస్తారు So Modbus TCP basically supports up to 10 active connections or sockets at one time కాబట్టి మోడ్బస్ TCP ప్రాథమికంగా 10 క్రియాశీల కనెక్షన్లు లేదా సాకెట్లకు ఒకే సమయంలో మద్దతు ఇస్తుంది తరువాత ప్రోటోకాల్ ఈథర్కాట్ ప్రోటోకాల్ మరియు CAT యొక్క పూర్తి రూపం కంట్రోల్ ఆటోమేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది ఇది ఈథర్నెట్ క్యాట్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది కాబట్టి ఈ ప్రత్యేక ప్రోటోకాల్ రెండు వేర్వేరు పారిశ్రామిక ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి ఐఇసి 61158 మరియు మరొకటి 61784 ఇవి రెండు పారిశ్రామిక అంతర్జాతీయ ప్రమాణాలు మరియు దీని ఆధారంగా ఈథర్ ఈథర్నెట్ క్యాట్ ప్రోటోకాల్ ప్రతిపాదించబడింది కాబట్టి ఈ ప్రత్యేక ప్రోటోకాల్ ప్రామాణిక IEEE 802 3 ఉపయోగించి మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ను అనుసరిస్తుంది అంటే ఈథర్నెట్ ప్రామాణిక ఈథర్నెట్ ఉపయోగించబడుతుంది మరియు మాస్టర్ స్లేవ్ కమ్యూనికేషన్ ప్రాథమికంగా ఈ ప్రత్యేక ప్రమాణం 802 3 ఈథర్నెట్ను అనుసరిస్తుంది మరియు ఈథర్కాట్ ఉపయోగం కోసం దరఖాస్తు చేసే ప్రాంతాలు ప్రాథమికంగా వ్యవస్థలు ఇక్కడ టైం సేన్సిటివిటి అవసరం టైం సేన్సిటివిటి దృశ్యాలు ఉన్నాయి మరియు ప్రాథమికంగా ఈ దృశ్యాలు జాబ్స్ ఎప్పుడు ఉండాలో నిర్దిష్ట సమయాలను తీర్చాలి పూర్తయింది లేదా నిర్దిష్ట ప్రక్రియ పూర్తి చేయాలి మరియు ఇది సాధారణంగా అధిక వేగం మరియు పారిశ్రామిక యంత్రాలు సాధారణంగా అధిక వేగంతో పనిచేసే వ్యవస్థలలో ఉపయోగించబడుతుందిసరేనా కాబట్టి ఈ విభిన్న పారిశ్రామిక యంత్రాల ద్వారా బ్యాచ్ ప్రాసెసింగ్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు చూడగలిగిన కారణం ఈ ప్రోటోకాల్లతో రావడానికి పరిశ్రమ నిర్దిష్ట అవసరాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది మరియు ఈథర్కాట్ అటువంటి ప్రోటోకాల్ ఇది ఈ ప్రత్యేక అవసరాన్ని తీర్చగలదు కాబట్టి ఈథర్క్యాట్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈథర్కాట్లో ఈ టెలిగ్రామ్ ఈ పద్ధతిలో నిర్వచించబడింది టెలిగ్రామ్ ప్రాసెస్ చేయబడిన డేటా ప్లస్ హెడర్ కలిసి ఇది ఈథర్కాట్లో టెలిగ్రామ్ లేదా పిడిఓను ఏర్పరుస్తుంది కాబట్టి స్లేవ్లను తిరిగి వెళ్తే ఇది మాస్టర్ స్లేవ్ కమ్యూనికేషన్ అని పిలుస్తారు కాబట్టి స్లేవ్లు ప్రాథమికంగా మల్టీకాస్ట్ లేదా ప్రసార కమ్యూనికేషన్ను అనుసరిస్తారు మరియు ప్రతి PDO అనేక మంది స్లేవ్లను సూచించే ప్రత్యేకమైన చిరునామాను కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి టెలిగ్రామ్ ప్రాథమికంగా ఈథర్క్యాట్లో 4 గిగాబైట్ల ఉపయోగించుకుంటుంది ఇతర లక్షణాలు తక్కువ డ్యూటీ సైకిల్ అవసరం కాబట్టి తక్కువ డ్యూటీ సైకిల్లను 100 మైక్రో సెకన్ల పరిధి సాధారణంగా 200 Mbps 200 Mbps ఆ త్రైమాసికంలో ఉంటుంది మరియు భద్రత పరంగా భద్రత మాత్రమే కాదు ఎర్రర్ కరెక్షన్ సహాయంతో లోపాలు కనుగొనబడతాయి ట్రీ టోపోలాజీ వివిధ రకాల నెట్వర్క్ టోపోలాజీలు ఈథర్కాట్ చేత మద్దతు ఇవ్వబడుతున్నాయి తరువాత ప్రోటోకాల్ ఈథర్నెట్ ఐపి వస్తుంది కాబట్టి ఈ ఈథర్నెట్ ఐపి ప్రామాణిక ఐపి సూట్ ఆఫ్ ప్రోటోకాల్స్ మరియు ఈథర్నెట్ పై ఆధారపడి ఉంటుంది ఇది IEEE 802 3 కంప్లైంట్ కాబట్టి ఈథర్నెట్ ఐపి ప్రోటోకాల్ సాధారణ పారిశ్రామిక ప్రోటోకాల్ కామన్ ఇండస్ట్రియల్ ప్రోటోకాల్ సిఐపి కామన్ ఇండస్ట్రియల్ ప్రోటోకాల్ సిఐపి ఓవర్ ఈథర్నెట్లా జరుగుతుంది మరియు CIP పారిశ్రామిక అనువర్తనాల కోసం ఏకీకృత కమ్యూనికేషన్ నిర్మాణాన్ని అందిస్తుంది కాబట్టి CIP ప్రాథమికంగా కామన్ ఇండస్ట్రియల్ ప్రోటోకాల్ ఇది మీడియా స్వతంత్ర కనెక్షన్ ఆధారిత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మరియు ప్రధానంగా ఆటోమేషన్ ఆధారిత అనువర్తనాల వైపు లక్ష్యంగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు అర్థం చేసుకోగలిగినట్లుగా ఇది ఎందుకు పరిశ్రమ ఆధారితమైనది కాబట్టి ఈథర్నెట్ ఐపి ప్రోటోకాల్ మొత్తం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక ప్రోటోకాల్ కంట్రోల్ నెట్ ప్రోటోకాల్ మరియు కంట్రోల్ నెట్ ప్రోటోకాల్లో ఉపయోగించిన పొరల నుండి నిర్మించబడింది మనము వీటిని మరింత వివరంగా చూస్తాము తరువాత కానీ మీ సమాచార పరికరం అల్లిక మరియు కంట్రోల్ నెట్ కలిసి ప్రాథమికంగా ఈథర్నెట్ IP యొక్క విభిన్న పొరలను నియంత్రిస్తుంది కాబట్టి ఈథర్నెట్ ఐపిలో రెండు రకాల కమ్యూనికేషన్లు ఉన్నాయి ఎక్సప్లిసిట్ కమ్యూనికేషన్ ఎక్సప్లిసిట్ కమ్యూనికేషన్ వివిధ పరికరాల మధ్య సాధారణ బహుళార్ధసాధక ప్రసారాన్ని అందిస్తుంది మరియు సాధారణంగా ఈ ఎక్సప్లిసిట్ సమాచార మార్పిడిలో సందేశ బదిలీ అసమకాలికంగా ఉంటుంది ఎక్సప్లిసిట్ రకం కమ్యూనికేషన్ మాస్టర్ మరియు క్లయింట్ల మధ్య విభిన్న మరియు ప్రత్యేక ప్రయోజన ప్రసారాన్ని అందిస్తుంది ఈథర్నెట్ IP స్టార్ టోపోలాజీని ఉపయోగిస్తుంది మరియు వరకు డేటా రేటుకు మద్దతు ఇస్తుంది మరియు ఇది ప్రధానంగా ఉపయోగించబడుతుంది ఈథర్నెట్ IP ప్రోటోకాల్ ప్రధానంగా PC లు రోబోట్లు ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు PLC లు మరియు వాటితో మరియు వాటి మధ్య కనెక్టివిటీగా ఉపయోగించబడుతుంది తరువాత ప్రొఫినెట్ ప్రోటోకాల్ సంస్థలు అభివృద్ధి చేశాయి ఇది మనము ఇంతకుముందు చర్చించిన ఈథర్నెట్ IP ప్రోటోకాల్పై ఆధారపడి ఉంటుంది ఈ ప్రొఫినెట్ నియంత్రిక పరికరం మరియు ఫీల్డ్లో పంపిణీ చేయబడిన పరికరాల మధ్య కమ్యూనికేషన్ ఛానెల్ను నిర్వచిస్తుంది ఉదాహరణకు విభిన్న సెన్సార్లు మరియు కంట్రోలర్ మరియు మొదలైనవి కాబట్టి కంట్రోలర్ మరియు ఫీల్డ్ పరికరాల మధ్య ఈ రకమైన సమాచార మార్పిడికి ప్రొఫినెట్ సహాయం చేస్తుంది కాబట్టి ప్రాథమికంగా ఇది ప్రాసెస్ కంట్రోల్ ప్రాసెస్ కొలత మరియు మొదలైన వాటి కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి కమ్యూనికేషన్ ఛానల్ మూడు రకాల కమ్యూనికేషన్లకు మద్దతు ఇస్తుంది రియల్ టైమ్ కాని కమ్యూనికేషన్ ఇది నాన్ టైమ్ క్లిష్టమైన ప్రక్రియలకు ఉపయోగించబడుతుంది రెండవది రియల్ టైమ్ సమాచార మార్పిడి ఇది సమయం సున్నితమైన ప్రక్రియల కోసం ఉపయోగించబడుతుందని సూచిస్తుంది సైక్లిక్ డేటా బదిలీ కూడా వేర్వేరు విధానాలు ఇక్కడ ప్రాథమికంగా హై స్పీడ్ డేటా మార్పిడి చాలా అవసరం భిన్నమైన భిన్నమైన ప్రక్రియల మధ్య వేర్వేరు యంత్రాలు హై స్పీడ్ డేటా మార్పిడిని ఉపయోగిస్తాయి ఆ యంత్రాలలో అవసరాలు ఉన్నాయి కాబట్టి హై స్పీడ్ అంటే యంత్రం ఇంత ఎక్కువ వేగంతో పనిచేస్తుండటం కమ్యూనికేషన్ రియల్ టైమ్ లో జరగాలి ఈ రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఛానెల్ దీనికి సహాయం చేస్తుంది మరియు అప్పుడు మనకు నాన్ రియల్ టైమ్ రియల్ టైమ్ ఉంది ఆపై మనకు ఐసోక్రోనస్ రియల్ టైమ్ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ ఐసోక్రోనస్ ఒకటి గడియారాలు సమకాలీకరించబడిన కమ్యూనికేషన్ దృశ్యాలు గడియారాలు సమకాలీకరించబడిన కమ్యూనికేషన్ దృశ్యాలు మరియు చలన నియంత్రణ అనువర్తనాలకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చలన నియంత్రణ అనువర్తనాలలో గడియార సమకాలీకరణ చాలా ముఖ్యమైనదని మీరు అర్థం చేసుకోవచ్చు మరియు అందుకే ఈ IRT లేదా నేను ఐసోక్రోనస్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ అవసరాలను గురించి చెప్పాను లేదా ఈ ఛానెల్లు ముఖ్యమైనవి మరియు అవసరం తరువాత మనము టైమ్ సెన్సిటివ్ నెట్వర్కింగ్ అయిన TSN కి వస్తాము కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక ప్రోటోకాల్ ఈథర్నెట్ ప్రోటోకాల్ మీద ఆధారపడి ఉంటుంది బదులుగా ఇది ఈథర్నెట్ యొక్క పొడిగింపు మరియు ఇది IEEE 2 1Q 1Q పైన నిర్మించబడింది ఇది వర్చువల్ LAN లకు ప్రమాణం మరియు 802 3 ఇది ఈథర్నెట్ ఉపయోగించే ప్రమాణం కాబట్టి నిర్ణయాత్మక సంభాషణను ప్రారంభించడానికి ఇది అభివృద్ధి చేయబడింది ఇక్కడ కమ్యూనికేషన్ నిర్ణయాత్మకమైనది అంచనాత్మకతమైనది కాబట్టి ముందే ఎంత సమయం అవసరమో తెలుస్తుంది కాబట్టి అతిశయోక్తి సంభాషణ మరియు ప్రక్రియలు ఎలా అంచనా వేస్తాయి కాబట్టి అంచనాత్మకతమైన కమ్యూనికేషన్ దృశ్యాలు ఉపయోగించబడతాయి కాబట్టి ఇది ఎప్పటికప్పుడు ఒక ప్రోటోకాల్ ఇది టైం అవేర్ ప్రోటోకాల్ ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్లో కమ్యూనికేషన్ యొక్క టైం సెన్సిటివ్ అంచనా స్వభావం మద్దతు ఉంది ఇది కేంద్రీకృతమై రియల్ టైం అనువర్తన మద్దతు కోసం సమయ షెడ్యూల్ ఉపయోగించి జిటర్ ని తగ్గిస్తుంది ఇది సైక్లిక్ డేటా బదిలీకి మద్దతు ఇస్తుంది అధిక ప్రాధాన్యత కలిగిన ప్యాకెట్ల కోసం PM సెల్ను అందిస్తుంది మన రింగ్ టోపోలాజీ చైన్ టోపోలాజీ స్టార్ టోపోలాజీ హైబ్రిడ్ టోపోలాజీలకు మద్దతు ఇచ్చే వివిధ నెట్వర్క్ టోపోలాజీలు ఇది ఐటి కు TSN మద్దతు ఇస్తుంది అప్పుడు ఫీల్డ్ బస్ ప్రోటోకాల్ వస్తుంది ఇది మోడ్బస్ RTU ఈ మోడ్బస్ RTU ప్రోటోకాల్ RS 232 మరియు RS 484 ప్రమాణాలను అనుసరించే సీరియల్ ప్రోటోకాల్ కాబట్టి ఇది మాస్టర్ స్లేవ్ ల మధ్య సీరియల్ కమ్యూనికేషన్ను అందిస్తుంది మరియు అభ్యర్థన ప్రతిస్పందన నమూనాను అనుసరిస్తుంది కాబట్టి కంట్రోల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ పరికరాల నుండి కంట్రోల్ యూనిట్కు డేటా సిగ్నల్ ప్రసారం చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా మోడ్బస్ RTU ప్రోటోకాల్ డేటా ఫ్రేమ్ యొక్క మొత్తం నిర్మాణం ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇది ఈ పిడియు ఈ పిడియులో ఫంక్షన్ కోడ్ డేటా మరియు ఎర్రర్ చెకింగ్ మెచ్చనిజం ఉన్నాయి మరియు ఇది మోడ్బస్ టిసిపిలో మీరు ఇంతకు ముందు గుర్తుచేసుకుంటే ఈ ఎర్రర్ చెక్ ఫీల్డ్ లేదు కాబట్టి ఇక్కడ ఇది మోడ్బస్ RTU లో ఉంది మరియు ఇది మొత్తం ADU అప్లికేషన్ డేటా యూనిట్ ఇది PDU తో పాటు అదనపు చిరునామాను కలిగి ఉంది కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా ఈ రకమైన కమ్యూనికేషన్లో క్లయింట్ ఒక నిర్దిష్ట అభ్యర్థనతో మోడ్బస్ లావాదేవీని ప్రారంబిస్తుంది మరియు సందేశ అభ్యర్థన యొక్క ఆకృతిలో స్లేవ్ యొక్క చిరునామా రీడ్ రైట్ రిజిస్టర్ డేటా మరియు ఎర్రర్ చెక్ ఉంటాయి కాబట్టి మనము ముగించే ముందు నేను మీకు చాలా ఆసక్తికరమైనది ఒకటి చుపించాలనుకుంటున్నాను కాబట్టి మనము వేర్వేరు ప్రోటోకాల్లను చూసాము కాబట్టి పారిశ్రామిక సందర్భంలో కనెక్టివిటీ యొక్క సమగ్ర చిత్రాన్ని ఇప్పుడు మీకు ఇస్తాను కాబట్టి నేను మీకు చూపించబోతున్నాను ఈ మోడ్బస్ మోడ్బస్ టిసిపి ఫర్మ్వేర్ లలో ఉపయోగించే వివిధ రకాల పరికరాలు ఇవి కాబట్టి ఇవి ప్రాథమికంగా మోడ్బస్ టిసిపి మాస్టర్స్ లేదా అవి స్లవెస్గా కూడా వ్యవహరించవచ్చు కాబట్టి ఈ పరికరాలు పనిచేస్తున్నాయి మరియు అవి ఈ విభిన్న సమాచారాన్ని సేకరిస్తాయి మరియు ఈ సమాచారం ద్వారా పంపబడుతుంది ఈ ప్రత్యేకమైన క్లౌడ్ ను మనము ఈథర్నెట్ అని పిలుస్తాము ఇది ఈథర్నెట్ ద్వారా పంపబడుతుంది మరియు తరువాత ఇది ఎక్కువ పంపబడుతుంది ఇది పరికర మాస్టర్కు పరికర మాస్టర్కు టూ వే కమ్యూనికేషన్ కావచ్చు మరియు ఇది నేను ఇంతకుముందు మాట్లాడుతున్నది మీరు గుర్తుచేసుకుంటే ఇది ఈ పరికర మాస్టర్ మరియు కాబట్టి మనకు ఈ పరికర మాస్టర్ ఉంది మరియు ఈ ఈథర్నెట్ TCP IP మరియు మోడ్బస్ TCP సహాయంతో ఈ కమ్యూనికేషన్ జరుగుతోంది అప్పుడు మరొక వైపు ఈ సంఖ్య కొద్దిగా వికారం గా కనిపిస్తుంది కాని నేను ఈ 3 పంక్తులను తొలగించలేకపోతున్నానని భయపడుతున్నాను మరియు కాబట్టి కానీ ఈ భాగం మనం సీరియల్ కమ్యూనికేషన్ను ఉపయోగించవచ్చు మరియు మనకు ASC II పరికరాలు లేదా పరికరాలు మోడ్బస్ స్లేవ్ పరికరాలు వంటి విభిన్న పరికరాలు ఉన్నాయి మరియు ఇది మోడ్బస్ సీరియల్ మాస్టర్ లాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు RS 232485 ప్రమాణాన్ని ఉపయోగించవచ్చు సరేనా మరియు ఇది కూడా టూ వే సీరియల్ కమ్యూనికేషన్ కాబట్టి ఇది మొత్తం ఈ విభిన్న సమాచార మార్పిడి జరుగటం కాబట్టి మనకు వేర్వేరు రకాలు ఉండవచ్చు అంటే దీన్ని మరింత విస్తరించవచ్చు ఉదాహరణకు మీరు ఈ వేర్వేరు ప్రింటర్ పరికరాలను కలిగి ఉండవచ్చు ప్రింటర్ పరికరాలు మనకు దృష్టి వ్యవస్థలను ఇక్కడ దృష్టి వ్యవస్థలతో అనుసంధానించవచ్చు మరియు మొదలైనవి కాబట్టి ఏమైనప్పటికీ సమగ్రంగా మనకు ఒకే పారిశ్రామిక దృశ్యంలో పారిశ్రామిక కమ్యూనికేషన్ దృష్టాంతంలో ఉంటుంది మనకు సీరియల్ కమ్యూనికేషన్ ఈథర్నెట్ నెట్ కమ్యూనికేషన్ మరియు టిసిపి ఐపి లేదా ఈథర్నెట్ టిసిపి ఐపి కనెక్షన్లు ఉంటాయి కాబట్టి విభిన్న కమ్యూనికేషన్కు మద్దతు ఇవ్వడానికి మనము వేర్వేరు లింక్లను కలిగి ఉండవచ్చు కాబట్టి మరియు నేను చెప్పినట్లుగా మీరు దీన్ని మరింత విస్తరించవచ్చు మరియు మీరు మరింత సమగ్రమైన కమ్యూనికేషన్ మద్దతును కలిగి ఉంటారు మరియు ఈ భాగాన్ని మనం ఇక్కడ చూడగలిగినట్లుగా మనకు ఈ PLCS HMIS SCADA ఉన్నాయి మాస్టర్స్ గా కమ్యూనికేట్ చేయడం మీకు తెలుసు లేదా అవి సాధారణంగా మాస్టర్స్ గా స్లేవ్ గా కావచ్చు కాని అవి కూడా స్లేవ్ గా కావచ్చు ఇక్కడ ఈ భాగాన్ని మీరు కలిగి ఉంటారు మీరు ఈ విభిన్న మాస్టర్ను కలిగి ఉండవచ్చు మరియు ఈ భాగం మీరు ఈ విభిన్న స్లేవ్ పరికరాలు మరియు మాస్టర్ స్లేవ్ కమ్యూనికేషన్ వేర్వేరు భాగాలు వేర్వేరు ప్రోటోకాల్లను కలిగి ఉండవచ్చు మీకు తెలుసా ఈ భాగం వలె భిన్నమైనది మోడ్బస్ టిసిపి ప్రోటోకాల్ ఈ భాగం RS 232 484 ను పరికర మాస్టర్ మరియు స్లేవ్ ల మధ్య ఉపయోగించవచ్చు కాబట్టి ఈ విధంగా మనము దీన్ని మరింత విస్తరించవచ్చు మరియు మనకు వేరే ఇతర కమ్యూనికేషన్ యంత్రాంగాలు ఉండవచ్చు మరియు ఈ భాగం కూడా ఇదే కావచ్చు మరియు ఇది ఈథర్నెట్ TCP IP కావచ్చు కాబట్టి ఇది సమగ్రంగా పని చేయబోతోంది కాబట్టి తరువాత మనము వేర్వేరు ప్రోటోకాల్ల యొక్క సమగ్ర అవలోకనాన్ని పొందడానికి మరియు ఈ విభిన్న ప్రోటోకాల్ల గురించి లోతైన అవగాహన పొందడానికి మనము ఇప్పటివరకు చర్చించిన లు ఉపయోగపడతాయి దీనితో మనము ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు